కీవర్డ్లు యాక్చుయేటర్ PID కంట్రోలర్ ఫ్రీక్వెన్సీ నాయిస్ నియంత్రణ పోసిషన్ ఫామ్ నాయిస్ శుభోదయం PID నియంత్రణపై ఈ కోర్సు యొక్క 12 వ పాఠానికి స్వాగతం ఇప్పుడు మనం ఒక ఫెనొమెనొన్ పరిశీలిద్దాం ఇది ఇంటిగ్రల్ నియంత్రణ తో సాధారణంగా సంభవించే మరొక సమస్య మరియు మీకు ఆటో నుండి మాన్యువల్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఈ పదాన్ని మొదట వివరించనివ్వండి కొన్ని సందర్భాల్లో మనకు కావాలనుకుంటే ఇన్పుట్ ఇవ్వడానికి ఆపరేటర్ను అనుమతించే చాలా ప్రక్రియలు ఉన్నాయి మీరు ఆటోమేటిక్ కంట్రోలర్ను బైపాస్ చేయవచ్చు మరియు పొటెన్టోమీటర్ లేదా నాబ్ లేదా స్విచ్ వంటి ఒక ఇన్పుట్ పరికరాన్ని ఉపయోగించి మీరు ప్లాంట్కు మాన్యువల్ ఇన్పుట్ ఇవ్వవచ్చు మరియు మీరు దానిని నెమ్మదిగా నిర్మించవచ్చు మరియు తరువాత కొంత ప్రయోజనం కోసం చివరకు అన్ని సమయాలలో మీరు ప్లాంట్ను మాన్యువల్గా నడపాలి అనుకోరు కాబట్టి మీరు ఆటోమేటిక్ కంట్రోల్కు మారాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ స్విచ్ ఓవర్ సమయంలో ఇక్కడ చూసినట్లుగా సమస్యలు వస్తాయి ఇక్కడ ఇది ఒక ప్రక్రియ అని మీరు చూస్తారు ఇది యక్చుయేటర్ మరియు యక్చుయేటర్కు ఇన్పుట్ ఆటోమేటెడ్ PIDకంట్రోలర్ నుండి రావచ్చు కాబట్టి ఇది ఆటోమేటిక్ కంట్రోలర్ మరియు ఇది మాన్యువల్ కాబట్టి ఆపరేటర్ చే వాస్తవానికి ఇక్కడ కొంత ఇన్పుట్ ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ మీరు తిప్పగలిగే స్విచ్ ఉంది తద్వారా యక్చుయేటర్ దాని ఇన్పుట్ను PID కంట్రోలర్ నుండి లేదా మాన్యువల్ కంట్రోలర్ నుండి పొందుతుంది ఇప్పుడు ఊహించుకోండి ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే నేను ఎలా తెలుసుకోవాలి అని ఉదాహరణకు ఇక్కడ ఇన్పుట్ 1 వోల్ట్ అని అనుకుందాం ఇప్పుడు నేను ఈ స్విచ్ను ఆటోకు తిప్పినప్పుడు ఇక్కడ ఉన్న ఇన్పుట్ 10V కావచ్చు కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఇంతకుముందు యాక్చుయేటర్ 1 వోల్ట్ ఇన్పుట్ పొందుతోంది ఇప్పుడు 1 వోల్ట్ నుండి అకస్మాత్తుగా 10 వోల్ట్ అవుట్పుట్ యాక్యుయేటర్కు వెళ్తుంది కాబట్టి యాక్చుయేటర్ అది మోటారు లేదా వాల్వ్ అయితే అది షాక్కి గురి కావచ్చు అదేవిధంగా ఈ ప్రక్రియ కూడా చాలా ఎక్కువ ఇన్పుట్లను పొందుతుంది కాబట్టి మనం సాధారణంగా ప్రాసెసర్ను ఆపరేట్ చేయడానికి ప్రయత్నిస్తాము తద్వారా మనం ఇన్పుట్ పెంచాలనుకుంటే మనం దానిని క్రమంగా ఇక్కడ ర్యాంప్ చేస్తాము ఇప్పుడు 1 వోల్ట్ 10 వోల్ట్ ఇవ్వండి మళ్ళీ మైనస్ 2 వోల్ట్లు ఇవ్వండి కాబట్టి అలాంటి ఇన్పుట్లను కొన్నిసార్లు ప్రక్రియలో లేదా యాక్యుయేటర్ పరికరాలకు హానికరం కాబట్టి బదిలీ సమయంలో PID అవుట్పుట్ మాన్యువల్కు దగ్గరగా ఉందని ఎలా నిర్ధారించాలనేది ప్రశ్న తరచుగా దాని అవుట్పుట్ యాక్చుయేటర్కు వెళ్ళడం లేదని PID నియంత్రణ గుర్తుంచుకోవడం వల్ల కాదు ఇది అన్ని సమయాలలో సెట్ పాయింట్ మరియు మెసుర్మెంట్ రెండింటినీ పొందుతుంది కాబట్టి ఇది అన్ని సమయాలలో ఎర్రర్ ని గణించడం దాని ఇంటిగ్రల్ ను గణించడం మరియు ప్రతీది చేస్తుంది కాబట్టి PID నియంత్రణ అవుట్పుట్ వాస్తవానికి సంతృప్తమయ్యే అవకాశం ఉంది మీరు మాన్యువల్ నియంత్రణతో ఈ ప్రక్రియను మానిప్యులేట్ చేస్తున్న సమయంలో PID అవుట్పుట్ సంతృప్తమైందని తెలుసుకోవడం సాధ్యమే ఇది దాని నెగటివ్ మాక్సిమం లేదా పాజిటివ్ మాక్సిమం తో మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అకస్మాత్తుగా స్విచ్ను మార్చినట్లయితే మీరు ప్లాంట్ కు షాక్ ఇచ్చే అవకాశం ఉంది మరియు మనం దానిని నివారించాలనుకుంటున్నాము కాబట్టి మీరు దాన్ని ఎలా నివారించవచ్చు కాబట్టి దాన్ని నివారించడానికి మనం ఇన్పుట్ u ఇవ్వడం కంటే ఇన్పుట్ ΔU ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి ఇది ఒక తెలివైన పథకం ఇది మీరు మాన్యువల్ నియంత్రణలో ఉన్నారని అనుకుందాం కాబట్టి మీరు ప్రతిసారీ ΔU ఇస్తున్నారు కాబట్టి ప్లస్ మైనస్ రీచ్ ఉండవచ్చు మరియు మీరు స్విచ్ను ప్లస్కు మారుస్తున్నారు కాబట్టి ఇన్పుట్ మీరు పాజిటివ్ ΔU ఇస్తున్న ప్రతి సారి పెరుగుతుంది స్విచ్ మైనస్కు మార్చు కొంటుంటే మీరు నెగటివ్ ΔU ఇస్తున్నట్లు అన్నమాట మరియు ఈ ΔU కొన్ని పరికరాల ద్వారా ఇక్కడ విలీనం అవుతోంది బహుశా ఇప్పుడు యక్చుయేటర్లో ఉండవచ్చు మరియు PID కంట్రోలర్ కూడా మీకు U ని ఇవ్వదు కానీ ΔU ని లెక్కించిన ప్రతిసారీ అది మీకు ఇంక్రిమెంటల్ ఇన్పుట్ ΔU ని ఇస్తుంది ఇది ΔU ను ఎలా లెక్కిస్తుందో మనం ఇప్పుడు చూస్తాము కాని PID నియంత్రణ ఒక పద్ధతి లో అమలు చేయబడిందని అనుకుందాం అదే ఇంక్రిమెంటల్ PID రకం అని పిలుస్తారు మరియు ఇది మీకు ΔU ని ఇస్తుంది ఇప్పుడు ఏమి జరగబోతోంది UK 1 వరకు మాన్యువల్లో ఉందని అనుకుందాం మీరు UK లో అకస్మాత్తుగా UK 1 మరియు UK మధ్య హఠాత్తుగా K 1 నుండి K మధ్య ఉన్న టైం ఇన్స్టంట్ లలో మీరు స్విచ్ ను ఆటోకు మారారు కాబట్టి జరిగేది ఏమిటంటే ఇప్పుడు UK 1 ప్లస్ ΔUK యక్చుయేటర్కు జోడించబడుతుంది మరియు ఇది ఆటో మోడ్ నుండి వస్తుంది కానీ ఇది వాస్తవానికి డెల్టా టర్మ్ కాబట్టి ఇది ఇంక్రిమెంట్ కాబట్టి ఇది చాలా పెద్దది కాదు మీరు చూస్తారు కాబట్టి ఆటో కారణంగా ప్రక్రియ కొద్దిగా మార్పుతో పాత మాన్యువల్ ఇన్పుట్ ను పొందుతుంది కనుక ఇది షాక్ పొందదు కాబట్టి క్రమంగా ఈ ΔUK నిర్మించబడుతుంది మరియు నెమ్మదిగా ఒక ఇన్పుట్ నుండి మరొక ఇన్పుట్కు ప్రక్రియను తీసుకుంటుంది కాబట్టి ఆటో నుండి మాన్యువల్ మోడ్కు బదిలీ బంప్లెస్ అవుతుంది కాబట్టి ఇటువంటి కొన్ని సమస్యలను ముఖ్యంగా మీరు ఇంటిగ్రల్ టర్మ్స్ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు జాగ్రత్త వహించాలి ఇప్పుడు మనం డెరివేటివ్ టర్మ్ కి వద్దాం కాబట్టి డెరివేటివ్ లతో ఉన్న మొదటి సమస్యను చూద్దాం డెరివేటివ్ లు సాధారణంగా అధిక ఫ్రీక్వెన్సీ నాయిస్ ను ఇస్తాయి మరియు అధిక ఫ్రీక్వెన్సీ నాయిస్ ఎక్కడ నుండి వస్తుంది అధిక ఫ్రీక్వెన్సీ నాయిస్ సెన్సార్ల నుండి వస్తుంది ఉదాహరణకు ఒక విషయంతో పాటు మనం పరిశీలిద్దాం ఫ్లో సెన్సార్ ప్రవాహం ఎల్లప్పుడూ టర్బ్యులెంట్ గా ఉంటుంది కాబట్టి ద్రవం వాస్తవానికి రాండమ్ గా ప్రవహిస్తుంది మీకు ఒక నిర్దిష్ట వెలాసిటీ దాటిన ప్రవాహం ఉన్నప్పుడు ప్రవాహం టర్బ్యులెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఏ సెన్సార్ అయినా టర్బ్యులెంట్ ఫ్రీక్వెన్సీ లను ప్రేరేపిస్తుంది ఇవి సగటు వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాల్యూమెట్రిక్ ప్రవాహం రేటు యొక్క సగటు ఇలా మారుతూ ఉండవచ్చు సెన్సార్ నుండి మీరు పొందే సిగ్నల్ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ భాగాలను ప్రేరేపించవచ్చు కాబట్టి ఈ సిగ్నల్స్ వాస్తవానికి టర్బ్యులెంట్ కారణంగా ఉంటాయి కాబట్టి ఇది నాయిస్ ని ఇస్తుంది ఇప్పుడు పాయింట్ ఏమిటంటే మీరు ఈ సిగ్నల్ తీసుకుంటే మరియు మీరు దానిని పరిగణనలోకి తీసుకుంటే మీరు ఈ పాయింట్ ను అర్థం చేసుకోవాలి మీకు ఈ విధంగా సిగ్నల్ ఉందని అనుకుందాం మరియు దీనిపై మీకు నాయిస్ ఉంది నేను గీస్తున్నాను వాస్తవానికి చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ తో నాయిస్ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సిగ్నల్ యొక్క డెరివేటివ్ ను తీసుకుంటే ఏమి జరుగుతుంది తక్కువ ఫ్రీక్వెన్సీ తో ఉన్న ఒరిజినల్ సిగ్నల్ యొక్క డెరివేటివ్ ఈ దశ వరకు పాజిటివ్ గా ఉంటుంది మరియు తరువాత ఇక్కడ నెగటివ్ గా మారుతుంది దీని దగ్గర డెరివేటివ్ పాజిటివ్ గా ఉంటుంది అప్పుడు మనం సున్నాకి పడిపోతుంది మరియు నెగటివ్ గా మారుతుంది ఇతర సిగ్నల్ యొక్కడెరివేటివ్ కి ఏమి జరుగుతుంది ఇతర సిగ్నల్ యొక్క డెరివేటివ్ పాజిటివ్ బిట్ నుండి ప్రారంభం కానుందని చూడండి ఈ తక్కువ సమయంలోనే ఇది నెగటివ్ మాక్సిమం స్థాయికి చేరుకుంటుంది మరియు తరువాత మళ్ళీ విస్తృతంగా మారుతుంది కాబట్టి సిగ్నల్ లన్ని ఒకదానికొకటి ఎక్కువ లేదా తక్కువ దగ్గరగా ఉన్నప్పుడు వాటి డెరివేటివ్ టర్మ్ లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని మీరు చూస్తారు కాబట్టి మీరు ఖచ్చితమైన మరియు స్వచ్ఛమైన డెరివేటివ్ ను గనుక లెక్కించినట్లయితే చిన్న మొత్తం లో ని అధిక ఫ్రీక్వెన్సీ నాయిస్ కూడా మీకు నియంత్రణ ఇన్పుట్లో చాలా వ్యత్యాసాన్ని ఇవ్వబోతోంది కాబట్టి మీరు ఒక డెరివేటివ్ ని ఉపయోగించాలి ఇది ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ వరకు డెరివేటివ్ వలె పనిచేస్తుంది కాని ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ దాటి దాని గెయిన్ పెరగదు అధిక ఫ్రీక్వెన్సీ నాయిస్ కోసం మనము గెయిన్ లను పరిమితం చేయాలి కాబట్టి అలా చేయడానికి సిగ్నల్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను మనం ఇప్పుడు పరిశీలిస్తే డెరివేటివ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ s అయినప్పుడు నేను పెన్ను మార్చాల్సిన అవసరం ఉంది తద్వారా ఫ్రీక్వెన్సీ మారుతూ ఉన్నప్పుడు S మారుతుంది అప్పుడు S 1 Ts తక్కువ ఫ్రీక్వెన్సీ ల వద్ద ఈ టర్మ్ 1 తో పోలిస్తే చిన్నది కనుక ఇది ప్రాంతం యొక్క ఈ భాగంలో S పెద్దగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ విధంగా పనిచేస్తుంది అప్పుడు Ts 1 కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది మరియు అందువల్ల ఈ గెయిన్ 1 T కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ స్థాయి 1 T గా ఉంటుంది కాబట్టి మనకు తక్కువ ఫ్రీక్వెన్సీ ప్రాంతం వద్ద మనం డెరివేటివ్ కలిగి ఉన్నాము కాని అధిక ఫ్రీక్వెన్సీ ప్రాంతంలో మనకు 1T యొక్క స్థిరమైన గెయిన్ ఉంది తద్వారా మీరు మీ డెరివేటివ్ అలా గ్రహించాలి కాబట్టి తక్కువ ఫ్రీక్వెన్సీ కోసం ఇది S అధిక ఫ్రీక్వెన్సీ కోసం ఇది 1 T ఇప్పుడు ఇది కొన్ని రకాల యాంత్రిక యక్చుయేటర్లకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఇచ్చినప్పుడు డెరివేటివ్ ను సృష్టిస్తే మీరు కాని చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పాజిటివ్ మరియు నెగటివ్ టార్క్ లను ఇచ్చినప్పుడు కంట్రోల్ వాల్వ్ వంటి యాంత్రిక యక్చుయేటర్కు మంచిదికాదు ఇది వాల్వ్ ను దెబ్బతీస్తుంది పారిశ్రామిక ప్రక్రియలో చాలా సాధారణమైన వివిధ రకాల మెసుర్మెంట్ ల నుండి ముఖ్యంగా ఫ్లో మెసుర్మెంట్ ల నుండి ఇటువంటి నాయిస్ రావచ్చని నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మనం డెరివేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్తో అనుబంధించబడిన రెండవ సమస్యకు వచ్చాము మరియు ఇప్పటివరకు మనం ఈ విధంగా PID నియంత్రణను అమలు చేసిన ఎర్రర్ టర్మ్ ఎర్రర్ టర్మ్ ఇక్కడకు వెళ్లి KP KI మరియు KD తో గుణించబడుతుంది ఇప్పుడు మనం చూసినట్లుగా ఈ ప్రక్రియకు షాక్ ఇవ్వకుండా ఉండాలనుకుంటున్నాము కాబట్టి ఏమి జరుగుతుంది మీరు చాలా సందర్భాల్లో సెట్ పాయింట్ ఒక స్టెప్ లాగా మార్చబడుతుంది కాబట్టి మీరు స్టెప్ ను మార్చుకుంటే ఎర్రర్ కి ఏమి జరగబోతోంది అది కూడా ఒక స్టెప్ లాగా మారుతుంది కాబట్టి ఇక్కడ డెరివేటివ్ యొక్క అవుట్ఫుట్ కి ఏమి జరుగుతుంది ఈ సమయంలో అది చాలా పెరుగుతుంది మరియు అది సున్నాకి పడిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ డెరివేటివ్ ను ఉంచితే మీరు ప్లాంట్ కు షాకింగ్ ఇన్పుట్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రశ్న అటువంటి షాక్లను ఎలా నివారించాలి అయితే r మార్చకపోతే r స్థిరంగా ఉన్నప్పుడు డిస్టర్బన్స్ వంటి అనేక ఇతర కారణాల వల్ల y మారినట్లయితే అంటే డెరివేటివ్ నియంత్రణను ఉంచాల్సిన అవసరం ఉంది డెరివేటివ్ నియంత్రణను త్యాగం చేయకూడదు ఒక స్టెప్ వంటి మార్పులు ఉన్న సందర్భం లో తప్ప మిగతా సందర్భాలలో దానిని కలిగి ఉండాలి కాబట్టి అలా చేసే తెలివైన మార్గం r స్థిరంగా ఉన్నప్పుడు r కు సమానం బదులుగా e r y కాబట్టి r స్థిరంగా ఉన్నప్పుడు de dt dy dt కాబట్టి ఇక్కడ de dt కలిగి ఉండకుండా ఇక్కడ y తీసుకొని ఆ గుర్తును మార్చి ఇక్కడ అదే బ్లాక్ను అమలు చేయవచ్చు కాబట్టి R మారనప్పుడు de dt వలె అదే ప్రభావాన్ని పొంద వచ్చు కాని r ఒక స్టెప్ కు వెళ్ళినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఎటువంటి ప్రభావం లేదు కాబట్టి ఆ సమయంలో అది నెమ్మదిగా పెరుగుతుంది మరియు Y పెరుగుతున్నప్పుడు మీకు సంబంధిత ప్రభావం ఉంటుంది మీరు మళ్ళీ PD ప్రభావాన్ని పొందుతారు కానీ ఈ షాక్ రాదు కాబట్టి ఇది డెరివేటివ్ నియంత్రణను అమలు చేయవలసి వచ్చినప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఇప్పుడు మనం డిజిటల్ రియలైజేషన్స్ అనే చివరి అంశానికి వచ్చాము ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కంట్రోలర్లు వాస్తవానికి మైక్రోప్రాసెసర్లను ఉపయోగించి అమలు చేయబడుతున్నాయి కాబట్టి మనం మైక్రోప్రాసెసర్లో PID సమీకరణాన్ని ఎలా అమలు చేస్తాము కనుక ఇది చాలా సులభం డిస్కరిటైజేషన్ లేదా మరో మాటలో చెప్పాలంటే ఇంటిగ్రల్ చేస్తాము దాన్ని సమ్తో భర్తీ చేస్తాము కాబట్టి మనం ఒక డిజిటల్ కంట్రోలర్లో కొన్ని సమయాల్లో ఇన్పుట్లను లెక్కించగలమని చెప్తాము T అంటే టైం యొక్క ఇన్స్టంట్ లను శాంప్లింగ్ ఇన్స్టంట్ లు అని పిలుస్తారు కాబట్టి Kth శాంప్లింగ్ ఇన్స్టంట్ వద్ద టైం విలువ k X t కి సమానం ఇన్పుట్ మళ్ళీ మూడు టర్మ్ లను కలిగి ఉంటుంది kT వద్ద ప్రపోర్షనల్ విలువ kT వద్ద ఇంటిగ్రల్ విలువ మరియు kT వద్ద డెరివేటివ్ విలువ ఇప్పుడు ప్రశ్న ఈ ప్రపోర్షనల్ ఇంటిగ్రల్ మరియు డెరివేటివ్ టర్మ్ లను ఎలా లెక్కించాలి కాబట్టి ప్రపోర్షనల్ నియంత్రిక కేవలం P KP e కాబట్టి మనం సమీకరణాన్ని శాంపుల్ చేస్తాము ఇంటిగ్రల్ నియంత్రిక అనేది ఇంటిగ్రల్ వాస్తవానికి గ్రహించబడుతుంది దీనిని ట్రాపిజోయిడల్ ఇంటిగ్రేషన్ అని పిలుస్తారు ట్రాపిజోయిడల్ కూడా కాదు దీనిని బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటిగ్రేషన్ అని పిలుస్తారు కాబట్టి మనం చేస్తున్నది ఏమిటంటే k 1 నుండి k వరకు టైం ఇంటర్వెల్ లో e స్థిరంగా ఉంటుందని అనుకుందాం కాబట్టి ఇంటెగ్రల్ కాబట్టి మనం నిజంగా ఏమి చేయాలనుకుంటున్నాము కాబట్టి మనం చేస్తున్నది ఏమిటంటే ప్రాథమికంగా మనం ఇది e అయితే ఇది ek 1 మరియు ఇది ek అయితే మనం ఆ ek తరువాత ఇంటిగ్రల్ ek విలువ ఎలా పొందుతున్నాం మరియు ఇది ek 1 ఎర్రర్ ఇలా తగ్గుతోంది కాబట్టి ek నుండి ek 1 మధ్య అంటే kT నుండి k 1 T ఈ ఎర్రర్ నిర్వహించబడుతుందని అనుకుందాము కాబట్టి ఇంటిగ్రల్ దీర్ఘచతురస్రం వలె పెరుగుతుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ ను గుణించాలి T ద్వారా e ను గుణించడం ద్వారా అది ఇంటిగ్రల్ గా గ్రహించవచ్చు మరియు ఇంటిగ్రల్ యొక్క ప్రస్తుత విలువను పొందడానికి ఇంటిగ్రల్ ను మునుపటి విలువతో దాన్ని జోడించాలి అదేవిధంగా డెరివేటివ్ టర్మ్ మనం దీన్ని సరళంగా చేద్దాం ఈ T ని ఇక్కడకు తీసుకురండి కాబట్టి మీరు దీన్ని ప్రాథమికంగా y డాట్ t యొక్క అప్ప్రోక్సిమేషన్ ను పొందుతారు కాబట్టి ప్రాథమికంగా అప్ప్రోక్సిమేషన్ ను ఉపయోగించి y యొక్క డెరివేటివ్ మరియు y యొక్క ఇంటిగ్రల్ లను నిర్మించాలి తద్వారా అదే మనం చేసేది మరియు ఈ అమలు విధానాన్ని తరచుగా పొజిషన్ ఫారం అని పిలుస్తారు ఎందుకంటే మొత్తం ఇన్పుట్ u లెక్కించబడుతుంది ఇప్పుడు మనం చూసినట్లుగా కొన్ని సందర్భాల్లో u కాకుండా Δu ను ఉత్పత్తి చేయడం చాలా అవసరం కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఎలా Δu ను ఉత్పత్తి చేయాలి దీనిని PID కంట్రోలర్ యొక్క ఇంక్రిమెంటల్ రియలైజెషన్ అని పిలుస్తారు లేదా కొన్నిసార్లు వెలాసిటీ ఫారం అని పిలుస్తారు కాబట్టి వెలాసిటీ రూపంలో ఏమి జరుగుతుంది మనం Δu ను లెక్కించాలి కాబట్టి u చాలా సరళంగా లెక్కించబడుతుంది Δu u u T తప్ప మరొకటి కాదు కాబట్టి మనం u మరియు u T యొక్క మునుపటి సూత్రాన్ని ప్రతిక్షేపించి ఆపై సబ్స్ట్రాక్ట్ కాబట్టి ఏమి జరుగుతుందో ప్రపోర్షషనల్ టర్మ్ వ్యవకలనం ఈ KP e e T అదేవిధంగా ఇంటిగ్రల్ టర్మ్ ప్రాథమికంగా i మరియు i T కాబట్టి ఇది అదనపు టర్మ్ ని ఇస్తుంది కాబట్టి ఇది Δu యొక్క ఇంటిగ్రల్ పార్ట్ మరియు Δu యొక్క డెరివేటివ్ భాగం ఇది ప్రాథమికంగా k 1 వద్ద దీనికి మరియు అదే విషయానికి మధ్య వ్యత్యాసం కాబట్టి ప్రాథమికంగా ఈ టర్మ్ ల యొక్క వ్యత్యాసాన్ని తీసుకోవడం ద్వారా సాధారణ Δu చాలా సరళంగా మీరు ఉత్పత్తి చేయవచ్చు అది కష్టమైన సమస్య కాదు ఆపై చివరకు మనం u ఇవ్వాలి ప్లాంట్ కు మనం చేయలేము చివరకు మనం u ఇవ్వాలి కాబట్టి మనం జతచేస్తాము u T మరియు u మనం లెక్కించాము కాబట్టి మనం దానితో u T జతచేయాలి మరియు కొన్ని రకాల యక్చుయేటర్లు కూడా ఉన్నాయి స్టెప్ మోటార్లు ఉన్నాయి ఇక్కడ యక్చుయేటర్ యే అవుట్పుట్ను ఇంటిగ్రేట్ చేస్తుంది కాబట్టి ఈ సమ్మేషన్ ను మీరు ఇవ్వనవసరం లేదు మీరు Δu లను ఇస్తూనే ఉంటారు మరియు యక్చుయేటర్ క్రమంగా కదులుతుంది మరియు దానిని నిరంతరం జోడిస్తుంది కాబట్టి కొన్నింటిని ఉపయోగించి స్థాన నియంత్రణలో స్టెప్పర్ మోటర్ అని చెప్పవచ్చు Δu ను ఇవ్వడం చాలా సౌకర్యంగా ఉంటుంది వాస్తవానికి ఇది ఇవ్వవలసినది Δu అందువల్ల PID నియంత్రణను ఈ రూపంలో అమలు చేయాలి తద్వారా మనం అక్కడ చూసాము శాంపిల్ రియలైజేషన్ కారణంగా ఇంక్రిమెంటల్ రియలైజేషన్ కి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి మరియు ఈ సందర్భంలో మనం వాస్తవానికి రెండవ ఆర్డర్ డెరివేటివ్ ను చేస్తున్నాము మొదటి ఆర్డర్ డెరివేటివ్ కాదు ఎందుకంటే u లో ఇప్పటికే డెరివేటివ్ టర్మ్ ఉంది మరియు మనం మరొక డెరివేటివ్ చేస్తున్నాము ఎందుకంటే మనం Δu ను గణించాలనుకుంటున్నాము కాబట్టి శాంప్లింగ్ అప్ప్రోక్సిమేషన్ ల కారణంగా అధిక నాయిస్ ను అక్కడ ప్రవేశపెట్టవచ్చు దానిని జాగ్రత్తగా చూడవలిసిన అవసరం ఉంది కాబట్టి మీ శాంప్లింగ్ ఇంటర్వెల్ మంచిది తగినంత చిన్నది మరియు మనం చూసిన ప్రయోజనాలు ఏమిటంటే బంప్లెస్ ఆటో నుండి మాన్యువల్ ట్రాన్స్ఫర్ చాలా సులభం మరియు కొన్ని యక్చుయేటర్లకు కూడా ఇది ఇవ్వవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ఫెనొమెనొన్ ఉంది కొన్నిసార్లు ఇది సాధారణంగా జరుగుతుంది ఈ మోడ్ ఈ రూపంలో అమలు చేయబడుతుంది ఒక ఇంటిగ్రల్ మోడ్ ఉన్నప్పుడు PID కంట్రోలర్ ఉంటుంది ఎందుకంటే మీరు Δu టర్మ్ ని చూస్తే ఒక భాగం e మైనస్ e ను కలిగి ఉందని మీరు కనుగొంటారు ఇది ప్రపోర్షషనల్ భాగం ఇప్పుడు ఈ భాగంలో r లేదు రిఫరెన్స్ ఇన్పుట్ కనిపించదు ఎందుకంటే e విలువ r మైనస్ y కు సమానం అదేవిధంగా e విలువ r మైనస్ y కు సమానం కాబట్టి మీరు తీసివేస్తేమరియు r స్థిరంగా ఉంటే ఇది స్థిరంగా ఉంటుంది మరియు మీరు y మైనస్ y ను పొందుతారు కాబట్టి D మోడ్కు కూడా అదే జరుగుతుంది కాబట్టి P మరియు PD మోడ్ల లో r కనిపించదు కాబట్టి రిఫరెన్స్ ఇన్పుట్ కాబట్టి అవుట్పుట్ నెమ్మదిగా డ్రిఫ్ట్ అయినప్పటికీ r కనిపించకపోయినప్పటికీ ఇది ఎర్రర్ యొక్క మొత్తం విలువ రాదు నియంత్రణ ఇన్పుట్లో ప్రతిబింబించదు కాని ఇంటిగ్రల్ టర్మ్ e టర్మ్ ఉంది సరళమైన e తద్వారా r ను కలిగి ఉంటుంది వాటి r రద్దు చేయబడదు కాబట్టి సాధారణంగా మీరు డిజిటల్ కంట్రోలర్లను ఇంక్రిమెంటల్ రూపంలో అమలు చేసినప్పుడు మీకు ఇంటిగ్రల్ మోడ్ ఉండాలి లేకపోతే నియంత్రిక దిద్దుబాటు చర్య తీసుకోకుండా ఈ ప్రక్రియ నెమ్మదిగా సెట్ పాయింట్ నుండి మళ్ళించ బడవచ్చు కాబట్టి ఈ విధంగా మనం పాఠం చివరికి వచ్చాము పాఠాన్ని ఒకసారి సమీక్షిద్దాం కాబట్టి మనం P I మరియు D మోడ్లను చూశాము మరియు వివిధ టర్మ్ వాటి నిర్వచనాలు ప్రపోర్షషనల్ బ్యాండ్ ఇంటిగ్రల్ టైం మరియు డెరివేటివ్ టైం అర్థాలు వాటిని ఎలా మెషర్ చేయవచ్చు మరియు మొదలైనవి చూశాము వివిధ నియంత్రణ మోడ్లు వివిధ రకాల ట్రాన్సియెంట్ మరియు స్టడీ స్టేట్ పనితీరును ఇవ్వగలవని మనం చూశాము ఉదాహరణకు ఇంటిగ్రల్ నియంత్రణ మోడ్ ఇంటిగ్రల్ వైన్డ్ అప్ కు కారణమవుతుందని మనం చూశాము అదేవిధంగా మీకు సెన్సార్ నాయిస్ ఉంటే డెరివేటివ్ నియంత్రణ మోడ్ చాలా నాయిస్ తో కూడిన పనితీరు ని ఇవ్వగలదని మనం చూశాము కాబట్టి పనితీరుపై ఈ నియంత్రణ మోడ్ల యొక్క కొన్ని ప్రభావాలు చర్చించబడ్డాయి D మరియు i మోడ్లతో ఈ సమస్యలు ఉన్నాయి చివరకు మనం డిజిటల్ రియలైజేషన్ ని కూడా చర్చించాము ఇప్పుడు మీకు తెలిసిన కొన్ని విషయాలను పరిశీలిద్దాం దీని సమాధానం మునుపటి పాఠాల లో మాదిరిగానే మళ్ళీ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ పాఠం లోనే మీరు కనుగొంటారు కాబట్టి మీరు ప్రపోర్షషనల్ బ్యాండ్ల నిర్వచనం ఇంటిగ్రల్ డెరివేటివ్ సమయాలు ఇంటిగ్రల్ వైండ్ అప్కు కారణమయ్యే కారకాలను మీరు వివరించాలనుకుంటున్నారు కాబట్టి ఇంటిగ్రల్ వైండ్ అప్ ప్రాథమికంగా రెండు కారకాల వల్ల సంభవిస్తుంది మరియు మనం ఈ ఉపన్యాసంలో రెండు నియంత్రణ నిర్మాణాలు ఇంటిగ్రల్ వైండ్ అప్ను నివారించగలవు అని చర్చించాము కాబట్టి దాన్ని ఎలా నివారించాలి మరియు మీరు డెరివేటివ్ నియంత్రణను అమలు చేస్తున్నప్పుడు మీరు అనవసరమైన డిస్టర్బన్స్ లు మరియు షాక్లను ప్లాంట్ కు జోడించని రెండు పాయింట్లను జాగ్రత్తగా పరిశీలించాలి కాబట్టి అవి ఏమిటి చివరకు మీరు PID కంట్రోలర్ను గ్రహించవచ్చని మీరు చూశారు వీటిని పొజిషన్ రూపం మరియు వెలాసిటీ రూపం అని పిలుస్తారు కాబట్టి వాటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో మీరు ఆలోచించాలి ఏది ఎప్పుడు అవసరం మరియు బంప్లెస్ ట్రాన్స్ఫర్ మరియు అది ఎలా సాధించబడుతుంది అని కూడా ఆలోచించాలి కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా పాఠ్యపుస్తకాల్లో మరియు ఈ ఉపన్యాసంలో కూడా ఉన్నాయి చాలా ధన్యవాదాలు